కాబట్టి మనం FEMని వర్తింపజేసే 1D వేవ్ ఈక్వేషన్ గురించి మన చర్చను కొనసాగిస్తున్నాము ఇప్పటివరకు మనం FEMకి రాలేదు మనం తరంగ సమీకరణాన్ని చర్చించాము మరియు అవసరమైన బౌండరీ కండిషన్ని మీకు చూపించాము మరియు ఇది కొత్త రకమైన బౌండరీ కండిషన్ అని డిరిచ్లెట్ కాదు న్యూమాన్ కాదు కానీ రాబిన్ బౌండరీ కండిషన్ లేదా సోమర్ఫీల్డ్ రేడియేషన్ కండిషన్ అని పిలవబడే రెండింటి కలయిక కాబట్టి దాదాపు అన్ని విద్యుదయస్కాంత వికీర్ణ సమస్యలలో ఈ బౌండరీ కండిషన్ చాలా ముఖ్యమైనది 1Dలో ఇది చాలా సరళంగా కనిపిస్తుంది కాబట్టి ఇది ఏమి చెబుతోంది ఫీల్డ్ యొక్క స్పేషియల్ డెరివేటివ్ ఫీల్డ్కు అనులోమానుపాతంలో ఉంటుందని డెరివేటివ్ మనకు తెలియజేస్తుంది 2D లేదా 3Dలో ఏమి జరుగుతుంది ఈ ఉత్పన్నం కర్ల్తో భర్తీ చేయబడుతుంది మరియు డెల్ అక్కడే కనిపిస్తుంది కాబట్టి మనం దానిని గుర్తుంచుకోవాలి కాబట్టి మీరు ఒక వ్యక్తీకరణను బహుళ కోణాలలో చూసినప్పుడు మీరు పొంగిపోకూడదు మీరు దానిని తక్కువ కొలతలలో చూసినప్పుడు ఇది ప్రాథమికంగా ఫీల్డ్ యొక్క గ్రేడియంట్ ఫీల్డ్కు అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ఈ రకమైనది ఎందుకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఖాళీ స్థలంలో ఉన్న తరంగాన్ని పాటించే షరతు ఏమిటంటే ఖాళీ స్థలంలో ఏదైనా బిందువులు అంగీకరిస్తాయి కాబట్టి మనం అలా ఉన్నప్పుడు ఒక సాధారణ ఉదాహరణ తీసుకోండి నా దగ్గర యాంటెన్నా ఉంది అని చెప్పుకుందాం అది మీ వైఫై యాంటెన్నా అని చెప్పుకుందాం మరియు మీకు ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు మీరు అతని లేదా ఆమె చేతిలో మొబైల్ ఫోన్ కూడా ఉండవచ్చు మరియు మనం చాలా ముఖ్యమైన సమస్యను అధ్యయనం చేయాలనుకుంటున్నాము ఆరోగ్య సమస్యలకు మొబైల్ ఫోన్ రేడియేషన్ ఒక కారణమని మీకు తెలుసు అని మా అందరికీ తెలుసు కాబట్టి కణజాలంలోకి ప్రవేశించే ఫీల్డ్ ఎంత గరిష్ట శక్తి స్థాయి ఎంత మరియు ఆ విషయాలన్నింటినీ మనం అనుకరించాలనుకుంటున్నాము కాబట్టి మీరు పరిష్కరించడానికి వెళ్ళినప్పుడు ఈ సమస్యను అనుకరణలో పరిష్కరించడానికి ప్రయత్నించండి మీరు అనుకరణ బౌండరీ ఎక్కడో ముగించాలి కాబట్టి మీరు ఉదాహరణకు ఇది నా అనుకరణ బౌండరీ అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమస్యలో మీరు రెండు విషయాలను అధ్యయనం చేయాలనుకుంటున్నారని చెప్పండి ఒకటి మీరు సురక్షితంగా ఉండటానికి బేస్ స్టేషన్కి ఎంత దగ్గరగా ఉండాలి బేస్ స్టేషన్ల టవర్లు చాలా శక్తిని విడుదల చేస్తాయని మీకు తెలుసు కాబట్టి మీరు వీటిపై ఎక్కువ సమయం గడిపినట్లయితే అనుభవపూర్వకంగా గమనించిన ఆరోగ్య ప్రమాదం ఉంది మరోవైపు ఎవరైనా మొబైల్ని తమ చేతి పక్కన పెట్టుకుని ఎక్కువసేపు మాట్లాడుతున్నారు మొబైల్ తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది కానీ మీరు దానిని ఎక్కువసేపు ఉంచితే అది కూడా క్యాన్సర్కు కారణం కావచ్చు ఇప్పుడు మీరు ఈ అనుకరణను ఎక్కడ పరిష్కరించాలి మీరు బౌండరీను ఎక్కడైనా ముగించాలి లేకపోతే మీరు అనంతమైన స్థలాన్ని అనుకరించవచ్చు కాబట్టి మీరు దీన్ని ఇక్కడ ముగించాలని నిర్ణయించుకున్నారని చెప్పండి ఇప్పుడు మీరు ఇక్కడ ఉంచిన బౌండరీ ఇది ఇది నిజమైన బౌండరీనా లేదా ఊహాత్మక బౌండరీనా అసలు సమస్యలో ఇది ఊహాజనిత బౌండరీ అది లేదు కానీ నేను దానిని అక్కడ ఉంచవలసి వచ్చింది కాబట్టి ఏ ఫీల్డ్ అయినా ఈ డొమైన్ నుండి ఉద్భవించిందని చెప్పుకుందాం అది ఈ బౌండరీను ఎదుర్కొన్నప్పుడు నిజ జీవితంలో ఏమి జరగాలి విద్యార్థి ఇది కొనసాగుతుంది ఇది కొనసాగుతూనే ఉంటుంది ఈ తరంగం కొనసాగుతుంది ఎందుకంటే ఈ బౌండరీ అసలు ఉనికిలో లేదు కానీ గణితశాస్త్రపరంగా నేను నా బౌండరీ ను ఇక్కడ ముగించినప్పుడు ఏమి జరుగుతుంది ఇది 0కి వెళ్లాలి లేదా 0కి వెళితే సమస్య ఉంది ఎందుకంటే ఫీల్డ్ కోసం ఒక భౌతిక క్షేత్రం అకస్మాత్తుగా 0కి వెళ్లదు విద్యార్థి విపరీతంగా క్షీణిస్తోంది విపరీతంగా క్షీణిస్తోంది మీరు ఫీల్డ్ బౌండరీకి ముందు విపరీతంగా క్షీణించాలనుకుంటున్నారా విద్యార్థిబౌండరీ వద్ద బౌండరీ వద్ద మీకు ఫీల్డ్ 0కి వెళ్లాలి కాబట్టి నేను మీకు ఇది ఒక ఉదాహరణ ఇస్తాను విద్యార్థి సర్ బౌండరీకి ముందు అది ఉండాలి సమయం 0351 చూడండి బౌండరీ ముందు అది విపరీతంగా 0కి వెళ్లాలి విద్యార్థి అది ప్రజలలో చేరినప్పుడు కాబట్టి ఇక్కడ ఉన్న బౌండరీలోని ఈ భాగం ఈ ఆకుపచ్చ భాగం నుండి తయారు చేయబడిందని చెప్పగల సమస్యను చూద్దాం నేను దానిని ఖచ్చితమైన లోహంతో తయారు చేశాననుకుందాం అది అక్కడ తాకినప్పుడు ఫీల్డ్కి ఏమి జరుగుతుంది ఇది ఫీల్డ్ ద్వారా అక్కడ బౌన్స్ అవుతుంది మీరు కోరుకున్నది కుడివైపు 0కి వెళుతుంది కాబట్టి ఇది వాంఛనీయమా లేదా అవాంఛనీయమా మీరు బౌండరీ వద్ద కోరుకున్నట్లుగా ఫీల్డ్ 0కి వెళ్లింది అయితే ఇది కావాల్సినదా లేదా అవాంఛనీయమా విద్యార్థి ఇది మనకు కావాల్సినది కాబట్టి ఇది అవాంఛనీయమైనది ఎందుకంటే మీరు ఏమి చేస్తున్నారో లోహాన్ని ఉంచడం ద్వారాబౌండరీ వద్ద ఉన్న ఫీల్డ్ 0కి వెళుతున్నప్పటికీ సమానమైన మరియు వ్యతిరేక ఫీల్డ్ను ఉత్పత్తి చేయడం ద్వారా జరుగుతుంది కాబట్టి భౌతిక సమస్యలో లేని గణితమేమిటంటే ఒక లోహాన్ని ఇక్కడ ఉంచడం ద్వారా అక్కడ నుండి ప్రతిబింబించేలా ఉంటుంది కాబట్టి బౌండరీపై ఫీల్డ్ను 0గా సెట్ చేయడం సరైన బౌండరీ కండిషన్ కాదు సరైన బౌండరీ కండిషన్ ఏమిటి ఏదీ తిరిగి ప్రతిబింబించకూడదు అది జరిగితే మరియు నేను సంతోషంగా ఉన్నాను అది ఉన్నంత వరకు అది నా వద్దకు తిరిగి రాదు విద్యార్థి అవును అప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అప్పుడు నేను వాస్తవ ప్రపంచ సమస్యను సాధ్యమైనంత వరకు రీక్రియేట్ చేస్తున్నాను కాబట్టి నాకు కావలసినది ఏమిటంటే ఈ ఫీల్డ్ ఇక్కడికి రావాలి మరియు వెళ్లిపోవాలి వెనక్కి వెళ్లేది ఏదీ ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఈ బౌండరీ వద్ద నేను ఈ షరతు విధించినట్లయితే అది కొంత కోణంలో పునర్నిర్మించడం ఏమిటి అడ్డంకులు లేకుండా ప్రయాణించే మార్గం పాటించాల్సిన పరిస్థితి ఇది మరియు నేను ఆ ఇంటర్ఫేస్లో ఈ షరతును విధించగలిగితే అది ఫీల్డ్లో ఉన్న అదే పరిస్థితిని మళ్లీ సృష్టించడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఇది దీన్ని చూస్తుంది అవును ఫీల్డ్ కొనసాగాలి ఎందుకంటే అది ప్లేన్ వేవ్ పాటించే సమీకరణం అపరిమిత కుడివైపు ప్రయాణిస్తోంది కాబట్టి అందుకే రేడియేషన్ బౌండరీ కండిషన్ అనే పేరు చెదరగొట్టే వ్యక్తుల నుండి వచ్చింది ఎందుకంటే వారికి ఇది రేడియేషన్ బౌండరీ కండిషన్ అంటే ఇది అనంతం వరకు వెళ్లే రేడియేషన్ను అనుకరించడం సర్క్యూట్ ఉపయోగించే వ్యక్తులు దీనిని వివిధ కారణాల వల్ల ఇంపెడెన్స్ బౌండరీ కండిషన్ అని పిలుస్తారు కానీ భౌతిక వివరణ ఏమిటంటే ఇది నేను ఊహాజనిత ఉనికిలో లేని ఉపరితలం నుండి తిరిగి రావాలని కోరుకోవడం లేదు కాబట్టి ఈ ప్రేరణ 1D 2D 3Dకి తీసుకువెళుతుంది మనం సమస్యను పరిష్కరిస్తున్న కొలతలు ఎంతైనా కావచ్చు కాబట్టి మీ ప్రశ్న ఏమిటంటే ఈ బౌండరీ కండిషన్ సరిహద్దు స్థానంపై ఆధారపడి ఉంటుందా విద్యార్థి అప్పుడు దాని సరిహద్దు కాబట్టి ఇది బౌండరీ కండిషన్ని చూస్తుందా అది సరిహద్దు యొక్క స్థానంపై ఆధారపడి ఉందా ఎందుకంటే విద్యార్థి U ఎందుకంటే ఇది మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను ఏదైతే ఉన్నాను నేను దీన్ని సరిగ్గా ఉంచుతాను కాబట్టి ఇది స్వతంత్రమైనది కాదు నేను డిరిచ్లెట్ మరియు న్యూమాన్ బౌండరీ కండిషన్ల వలె సెట్ చేయడం లేదు లేదా నేను ఎక్కడ ఉన్నాను అనే దానిపై ఆధారపడటం లేదు కానీ మరోవైపు ఈ బౌండరీ కండిషన్ నేను ఉన్న ప్రదేశానికి అనుగుణంగా ఉంటుంది మరియు రెండూ కలిసి 0కి సెట్ చేయబడుతున్నాయి కాబట్టి మీరు దానిని 1 మీటర్ వద్ద విధించవచ్చు మీరు దానిని వస్తువు నుండి 3 మీటర్ల వద్ద విధించవచ్చు 3 మీటర్ల వద్ద విధించే ప్రతికూలత ఏమిటి విద్యార్థి అదనపు గణన అవును మనకు అదనపు గణన అవసరం లేదు కాబట్టి ఇది మీ సరిహద్దు అని అనుకుంటే నేను దీనిని కూడా బౌండరీ మార్చాలి అనుకుంటున్నాను ఇలా చేయవచ్చు కాని ఎటువంటి మంచి కారణం లేకుండా మీరు ఈ అదనపు స్థలాన్ని అనుకరిస్తున్నారు అదనపు స్థలం అదనపు భౌతిక స్థలానికి అనువదిస్తుంది పెద్ద కంప్యూటేషనల్ డొమైన్ మాతృక యొక్క పెద్ద పరిమాణం ఎక్కువ గణన సమయం ఎక్కువ RAM ప్రతిదీ ఎటువంటి మంచి కారణం లేకుండా ఏమీ లేదు ఈ ప్రాంతంలో ఎందుకు ఇబ్బంది పడే అద్భుతమైన భౌతిక శాస్త్రం లేదు కాబట్టి వాస్తవానికి బౌండరీ కండిషన్ లను రూపకల్పన చేయడంలో పరిగణించవలసిన అంశం ఏమిటంటే గణన సమయాన్ని తగ్గించడానికి ఇంకా ఖచ్చితత్వాన్ని నిలుపుకోవడానికి నేను నా గణిత సరిహద్దును వస్తువుకు వీలైనంత దగ్గరగా ఎలా పొందగలను కాబట్టి ఇది చాలా సాధారణ అవసరం అవును కాబట్టి 1D లో ఇది ఖచ్చితమైన బౌండరీ కండిషన్ సరే ఇది ఖచ్చితంగా సంతృప్తి చెందింది ఈ బౌండరీ కండిషన్ మరియు అధిక కొలతలు దానిలో సరికానిది అని మనం చూస్తాము అయితే మనం దానికి సరిగ్గా వస్తాము కాబట్టి వేవ్ ఈక్వేషన్ను కొనసాగిద్దాం కాబట్టి నేను మీకు బౌండరీ కండిషన్ గురించి చెప్పాను మరియు ఇప్పుడు అవకలన సమీకరణాన్ని తీసుకొని దానిని FEM ఫారమ్లోకి మార్చడం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి దానిని ప్రారంభిద్దాం కాబట్టి నేను చేయవలసిన మొదటి పని ఏమిటి అవకలన సమీకరణాన్ని తీసుకోండి మరియు దాని రెసిడ్యు కనుక్కోవాలి వెయిటెడ్ రెసిడ్యును కనుగొనండి కాబట్టి వెయిటెడ్ రెసిడ్యును ఏకీకృతం చేయాలి కాబట్టి మనం ఇంటిగ్రేషన్ గుర్తును మొదట పెట్టుకుందాం కాబట్టి వెయిటింగ్ ఫంక్షన్ని w అని పిలుద్దాం మరియు ఈ సందర్భంలో రెసిడ్యు ఏమిటి కాబట్టి ఇప్పుడు ఇది కుడి చేతి వైపు భాగం ఇది కేవలం FEM యొక్క నిర్వచనం మీ వేయింగ్ ఫంక్షన్ను తీసుకోండి మీ రెసిడ్యు ఇంటిగ్రేట్ తీసుకోండి నేను నిర్వచించే ప్రతి విభాగానికి wలు వేయింగ్ ఫంక్షన్లుగా ఉంటాయి నేను ఇంకా ఆధార విధులను భర్తీ చేయలేదు సరే తరువాత ప్రక్రియ దశ 2 మనం దీని గురించి ఇంతకు ముందు చర్చించాము నేను తరువాత ఏమి చేయాలి విద్యార్థి బలహీన రూపానికి మార్చాలి బలహీనమైన రూపానికి మార్చడం వలన ప్రాథమికంగా సరైన భాగాల ద్వారా ఏకీకరణ జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఏమి చేయాలి అక్కడ డబుల్ డెరివేటివ్ పదం ఉంది కనుక అది ఎలా మార్చబడుతుంది ఒక ఇంటిగ్రేషన్ దానితో నాకు సహాయం చేస్తుంది కాబట్టి ఇది అవుతుంది కాబట్టి ఇది వెయిటెడ్ రెసిడ్యూయల్ మరియు ఇది మనం ముందుగా చర్చించినట్లుగా ఈ బలహీనమైన రూపం ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది మొదటి ఆర్డర్ డెరివేటివ్లను మాత్రమే కలిగి ఉంటుంది నేను ఏకీకరణ యొక్క పరిమితులను ఉంచలేదు కానీ అవి w డొమైన్కు అనుగుణంగా ఉంటాయి అది అంతర్లీనంగా సరే కాబట్టి ఇప్పుడు మనం మరింత ముందుకు వెళ్దాం ఇప్పుడు మనం ఏమి ఎంచుకోవాలి మనం wలను ఎంచుకోవాలి మరియు సరైన uలను ఎంచుకోవాలి